మనము ఇప్పుడు ARM లో అందుబాటులో ఉన్న కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్ లుగురించి చర్చిస్తాము ARM ఇన్స్ట్రక్షన్ సెట్ లోని మన లెక్చర్ సిరీస్లో ఇది మూడవ భాగం ఇక్కడ మనము కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్లుగురించి మాట్లాడ పోతాము ముఖ్యంగా మనము సబ్రొటీన్ కాల్లను నిర్వహించడానికి ప్రధానంగా ఉపయోగించే బ్రాంచ్ మరియు లింక్ ఇన్స్ట్రక్షన్ను చూడబోతున్నాము మరియు కంట్రోల్ ఫ్లో వర్గం చెందినవిగా పరిగణించగల కండిషనల్ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్ ల గురించి కూడా మాట్లాడుతాము కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్లులను చూద్దాం నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్లు ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ యొక్క క్రమాన్ని మారుస్తాయి ఎగ్జిక్యూషన్ యొక్క సాధారణ ఫ్లో లో ఇన్స్ట్రక్షన్లు సాధారణంగా ఒకదాని తరువాత ఒకటి మెమరీలో నిల్వ చేయబడతాయి PC అమలు చేయవలసిన తదుపరి ఇన్స్ట్రక్షన్లలను సూచిస్తుంది ఒక ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ను పూర్తి చేసినప్పుడల్లా మీరు PC ని 4 ద్వారా పెంచుతారు తద్వారా PC తదుపరి ఇన్స్ట్రక్షన్ను సూచిస్తుంది ప్రతి ఇన్స్ట్రక్షన్ 32 బిట్స్ పరిమాణం కలిగి ఉంటుంది కాబట్టి మీరు దీన్ని 4 బైట్లు పెంచాలి ఇప్పుడు కంట్రోల్ ఫ్లోలో ఈ PC ని 4 ద్వారా పెంచడం లేదు కానీ PC ని వేరే విలువతో అప్డేట్ చేస్తున్నారు కాబట్టి తదుపరి ఇన్స్ట్రక్షన్ వేరే చోట నుండి ఉంటుంది కంట్రోల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్ల రకాలు ప్రకారం అన్కండిషనల్ బ్రాంచ్ కండిషనల్ బ్రాంచ్ బ్రాంచ్ మరియు లింక్ మరియు కండిషనల్ ఎగ్జిక్యూషన్ ఇన్స్ట్రక్షన్లు ఉండవచ్చు విస్తృతంగా ఈ 4 వర్గాల ఇన్స్ట్రక్షన్లు ఉండవచ్చు ఈ ఇన్స్ట్రక్షన్ల లను ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ లో మనకు బ్రాంచ్ అని పిలువబడే ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది దీని నిమానిక్ కేవలం B అసెంబ్లీ భాషలో మనం B టార్గెట్ అని అంటున్నాము SoIt అంటే ఈ ఇన్స్ట్రక్షన్ తరువాత మనం తదుపరి ఇన్స్ట్రక్షన్లకు వెళ్ళము కాని తదుపరి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ టార్గెట్ వద్ద ఉంటుంది PCని పెంచే మార్గం ఏమిటంటే PC PC 4 చేయడానికి బదులుగా మనం PC టార్గెట్ చేస్తున్నాం తద్వారా పొందబోయే తదుపరి ఇన్స్ట్రక్షన్ ఇక్కడ నిల్వ చేయబడిన ఈ ఇన్స్ట్రక్షన్ దీనిని అన్కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అని పిలుస్తారు అంటే మీకు ఈ B ఇన్స్ట్రక్షన్ ఉన్నప్పుడల్లా ఈ క్రొత్త అడ్రస్ కు నియంత్రణ బదిలీ అవుతుంది ఇప్పుడు మీరు కొన్ని షరతులను బట్టి ఈ కండిషనల్ ట్రాన్స్ఫర్ ని కూడా కలిగి ఉండవచ్చు వీటిని కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అంటారు ఇక్కడ నేను బ్రాంచ్ ఇఫ్ నాట్ ఈక్వల్ అనే కండిషనల్తో కూడిన బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ చూపించాను ఈ సాధారణ కోడ్ విభాగాన్ని చూద్దాం ఇది ఏమి చేస్తుందో మీకు అర్థం అవుతుంది ఇక్కడ మనము రిజిస్టర్ r2 ని 0 తో ప్రారంభిస్తున్నాము అప్పుడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్లు కొన్ని లెక్కలు జరుగుతున్నాయి అప్పుడు మనము r2 కు 1 ని add చేసి ఫలితం తిరిగి r2 లోకి నిల్వ చేయబడుతుంది అప్పుడు మనం r2 20 అవుతుందా లేదా అని పోల్చుతున్నాము అది 20 కాకపోతే మనం తిరిగి లూప్కు వెళ్తాము మనము దీన్ని తిరిగి చేస్తాము మరియు అది 20 అయ్యాక బయటకు వచ్చి తదుపరి ఇన్స్ట్రక్షన్లతో కొనసాగుతుంది దీని అర్థం ఇది మనము అమలు చేసిన సాధారణ లూప్ ఇది 20 సార్లు ఇన్స్ట్రక్షన్లను పునరావృతం చేస్తుంది ఈ రకమైన షరతులతో కూడిన లూప్ను అమలు చేయడానికి మీరు ఈ కండిషనల్ బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్లను ఉపయోగించవచ్చు ఈ జాబితా చూపినట్లు BNE మాత్రమే కాదు అనేక ఇతర కండిషన్లు కూడా సాధ్యమే మీరు కొన్ని లెక్కలు లేదా పోలికలు చేయవచ్చు మరియు దాని ఆధారంగా మరి ఎక్కడికైనా జంపు చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవచ్చు సబ్రొటీన్ కాల్ల గురించి మాట్లాడుతుంటే అనేక ఇన్స్ట్రక్షన్ సెట్ ఆర్కిటెక్చర్ల లో కాల్ వంటి కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి మీరు సబ్రొటీన్ ను పిలవడానికి ఉపయోగించే CALL ఇన్స్ట్రక్షన్ ఉంది మీరు సబ్రొటీన్ను పిలిచినప్పుడు సాధారణంగా ఏమి జరుగుతుంది PC ని స్టాక్లో పుష్ చేసి సబ్రొటీన్కు జంప్ చేయబడి సబ్రొటీన్ ఎగ్జిక్యూట్ అవుతుంది సబ్రొటీన్ యొక్క చివరి ఇన్స్ట్రక్షన్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్ అవుతుంది రిటర్న్ ఏమి చేస్తుంది ఇది స్టాక్ నుండి చివరి మూలకాన్ని పాప్ చేసి అది PC లోకి లోడ్ అవుతుంది అంటే మీరు CALL ఇన్స్ట్రక్షన్ అమలు చేసిన ప్రోగ్రామ్ కు తిరిగి వస్తుంది దీని అర్థం తదుపరి ఇన్స్ట్రక్షన్ ఎందుకంటే PC ఎల్లప్పుడూ తదుపరి ఇన్స్ట్రక్షన్లను సూచిస్తుంది సాంప్రదాయిక ప్రాసెసర్లో ఈ విధంగా విషయాలు నిర్వహించబడతాయి కాని ARM లో CALL ఇన్స్ట్రక్షన్ లేదు బదులుగా బ్రాంచ్ అండ్ లింక్ BL అని పిలువబడే ఇన్స్ట్రక్షన్ ఉంది ఇక్కడ నేను మీకు చెప్పినట్లు స్టాక్ లేదు లింక్ రిజిస్టర్ అని పిలువబడే ప్రత్యేక రిజిస్టర్ r14 ఉంది రిటర్న్ అడ్రస్ అంటే PC యొక్క ప్రస్తుత విలువ ఒక ఇన్స్ట్రక్షన్ అమలు చేయబడినప్పుడల్లా PC వెంటనే 4 ద్వారా పెంచబడుతుంది కాబట్టి ఇది తదుపరి ఇన్స్ట్రక్షన్ లను సూచిస్తుంది అది రిటర్న్ అడ్రస్ రిటర్న్ అడ్రస్ లింక్ రిజిస్టర్లో సేవ్ చేయబడుతుంది ఆపై మీరు సబ్రొటీన్ కు వెళతారు మరియు మీరు తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు r14 లో నిల్వ చేయబడిన అడ్రస్ కు తిరిగి వెళ్లాలి ARM లో సబ్రోటిన్ కాల్ రిటర్న్subroutine callreturn ఈ విధంగా నిర్వహించబడుతుంది ఇక్కడ ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాం చాలా చిన్న కోడ్ విభాగం చూపబడింది ఎక్కడో ఒక ప్రోగ్రామ్లో మీరు సబ్రోటిన్ కాల్ ఇన్స్ట్రక్షన్ BL ఇచ్చారని అనుకుందాం మరియు ఇది మీరు పిలుస్తున్న సబ్రోటిన్ MYSUB మీరు పిలుస్తున్న సబ్రోటిన్ యొక్క లేబుల్ అనుకోండి మరియు ఈ ఎరుపు పెట్టె సబ్రోటిన్ యొక్క బాడీ నీ సూచిస్తుంది ఈ సబ్రోటిన్ లోపల కొన్ని ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి కాని సబ్రోటిన్లోకి జంపు చేసే ముందు ఏమి జరుగుతుంది లింక్ రిజిస్టర్ r14 లో X అనబడే ఈ తదుపరి ఇన్స్ట్రక్షన్ అడ్రస్ స్టోర్ చేయబడుతుంది ప్రస్తుత PC X అయితే X r14 లో స్టోర్ చేయబడుతుంది మరియు అది MYSUB కి బ్రాంచ్ అవుతుంది MYSUB లో అనేక ఇన్స్ట్రక్షన్లు ఉంటాయి అవి ఎగ్జిక్యూట్ అవుతాయి చివరికి తిరిగి రావాలనుకున్నప్పుడు ఇది కొన్ని MOV ఇన్స్ట్రక్షన్లలను MOV r14 నుండి PC కి వంటి MOV అమలు చేస్తుంది తప్పనిసరిగా ఈ స్థానానికి జంపు లేదా బ్రాంచ్ చేయబడి మరియు మీరు ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్ ను తిరిగి ప్రారంభిస్తారు ఈ విధముగా ARM లో సబ్రోటిన్ కాల్ మరియు రిటర్న్ను ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కానీ ఇక్కడ స్పష్టంగా ప్రస్తావించబడింది ఈ విధంగా మీరు నేస్తెడ్ సబ్రోటిన్ కాల్ లేదా రీకర్షన్ ని అమలు చేయలేరు ఇది చాలా సాధారణం రిటర్న్ అడ్రస్ ని స్టోర్ చేయడానికి మీకు ఒకే రిజిస్టర్ r14 ఉందని మీరు ఇక్కడ చూడగలరు ఇక్కడ సాఫ్ట్వేర్ స్టాక్ వాడకాన్ని వివరించటానికి నేను మళ్ళీ ఒక సాధారణ ఉదాహరణను చూపిస్తున్నాను ARM స్టాక్కు మద్దతు ఇవ్వదని నేను చెప్పాను కాని అందుబాటులో ఉన్న ఇన్స్ట్రక్షన్లను ఉపయోగించి సాఫ్ట్వేర్లో స్టాక్ను అమలు చేయవచ్చు మనం ఇక్కడ అమలు చేయాలనుకుంటున్న లేదా స్టోర్ చేయదలిచిన మెమరీ స్థానం ఉందని అనుకుందాం R13 అనేది మీరు సాధారణంగా స్టాక్ పాయింటర్గా ఉపయోగించే రిజిస్టర్ అని చెప్పాను మనం r13 ఉపయోగిస్తున్నామని అనుకొందాం ఇవి కొన్ని మెమరీ స్థానాలు మరియు r13 ఇక్కడ సూచించబడుతోంది ఈ ప్రోగ్రామ్లో నేను నా ప్రధాన ప్రోగ్రామ్ నుండి వివరిస్తున్నాను నేను BL MYSUB1 కి కాల్ చేస్తున్నాను ఇది MYSUB1 యొక్క బాడీ మరియు MYSUB1 నుండి నేను మళ్ళీ మరొక సబ్రోటిన్ MYSUB2 ని పిలుస్తున్నాను ఇది ఒక నేస్ట్డ్ కాల్ నేను ప్రదర్శిస్తున్న టు లెవెల్ నేస్ట్ఇంగ్ ఫస్ట్ లెవెల్ నేస్ట్ఇంగ్లో r14 విలువ కోల్పోకుండా చూసుకోవడానికి మనము బహుళ రిజిస్టర్ స్టోర్ ఇన్స్ట్రక్షన్ STMFD ని ఉపయోగిస్తున్నాము ఇది నాకు అవసరం అయిన r14 మరియు కొన్ని ఇతర రిజిస్టర్లను తప్పనిసరిగా సేవ్ చేయవచ్చు ఈ మూడు మరియు ఈ r14 లింక్ రిజిస్టర్ ఇక్కడ r13 స్టాక్లో స్టోర్ చేయబడతాయి అప్పుడు MYSUB2 బ్రాంచ్ మరియు లింక్ కు బ్రాంచ్ చేయాలి ఇప్పుడు మీ r14 తిరిగి వ్రాయబడుతుంది ఇది ఈ ఇన్స్ట్రక్షన్యొక్క రిటర్న్ అడ్రస్ను కలిగి ఉంటుంది MYSUB2 ఎగ్జిక్యూట్ అవుతుంది మరియు అది పూర్తయిన తర్వాత మీరు r14 లో నిల్వ చేసిన ఆ అడ్రస్కు తిరిగి వస్తుంది కాబట్టి మీరు ఇక్కడకు తిరిగి వచ్చి ఇక్కడ నుండి ఎగ్జిక్యూషన్ను తిరిగి ప్రారంభించాలి ఇప్పుడు చివరికి మీకు మ్యాచింగ్ లోడ్ మల్టిపుల్ రిజిస్టర్ లోడ్ ఇన్స్ట్రక్షన్ ఉంది మీరు ఏమి చేస్తారు మీరు r13 నుండి మళ్ళీ లోడ్ చేస్తారు ఈ r13 అక్కడ గురిపెట్టి ఉంది ఇక్కడ మీరు r0 నుండి r2 కు లోడ్ చేస్తున్నారు మరియు చివరిది PC కి లోడ్ అవుతుంది కాబట్టి ఈ r14 విలువ స్టాక్లో సేవ్ చేయబడినది అది ఇప్పుడు PC లోకి లోడ్ అవుతుంది అంటే ఇది స్వయంచాలకంగా ఇక్కడకు తిరిగి వస్తుంది ఈ రకమైన మల్టిపుల్ రిజిస్టర్ లోడ్ మరియు స్టోర్ ఇన్స్ట్రక్షన్ మీరు సమూహ సబ్ట్రౌటిన్ కాల్ లేదా రీకర్షన్ని అమలు చేయడానికి ఉపయోగించవచ్చు ARM ఇన్స్ట్రక్షన్ సెట్ యొక్క చాలా ముఖ్యమైన లక్షణాన్నికండిషనల్ ఎగ్జిక్యూషన్అని పిలుస్తారు ఇది ఇతర ఇన్స్ట్రక్షన్ల సెట్లలో మనం సాధారణంగా చూడని ప్రత్యేక లక్షణం ARM కోసం డిజైనర్లు ఈ ఇన్స్ట్రక్షన్ల సెట్లన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించారు ఇన్స్ట్రక్షన్లలను కండిషనల్ గా తయారు చేయవచ్చని ఇది చెబుతుంది కండిషనల్ అంటే అవి అమలు చేయవచ్చు లేదా అమలు చేయకపోవచ్చు ప్రతి ఇన్స్ట్రక్షన్ తో పాటు నేను కండీషన్ ను పేర్కొనగలను కండీషన్ ను పేర్కొనడానికి ఫీల్డ్ ఉంటుంది ఈ కండీషన్ ఉంటే అది అమలు చేయబడుతుంది లేకపోతే అది అమలు చేయబడదు ఒక ఉదాహరణ తీసుకుందాం హై లెవెల్ లాంగ్వేజ్ లో నేను ఇలాంటి దాన్ని అమలు చేయాలని అనుకుందాం ఇక్కడ నాకు ఒక పరిష్కారం ఉంది నేను ఇలా అమలు చేస్తానని అనుకుందాం నేను r2 నీ 10 తో తనిఖీ చేయాలి అది 0 కి సమానం లేదా 0 కి సమానం కాదా అని నా అవసరం ఏమి చెబుతుందంటే అది 0 కి సమానం కాకపోతే ఈ గణన చేయమని కాబట్టి నేను ఏమి చేస్తున్నాను నేను r2 ను 10 తో పోలుస్తున్నాను అది సమానంగా ఉంటే నేను దీన్ని చేయనవసరం లేదు అది సమానంగా ఉంటే నేను ఈ SKIP కి బ్రాంచ్ చేస్తున్నాను నేను ఈ రెండు ఇన్స్ట్రక్షన్ లను దాటవేస్తున్నాను కానీ అది సమానంగా లేకపోతే ఈ ADD మరియు SUB ద్వారా వెళుతున్నాను నేను చెప్పదలచుకున్న ఏకైక విషయం ఏమిటంటే ఇక్కడ నాకు ఒక బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ అవసరం కానీ నేను ఈ విధమైన కండిషనల్ ఎగ్జిక్యూషన్ను ఉపయోగిస్తే మనము ఇక్కడ ఏమి చేసామో మీరు చూశారా మేము మళ్ళీ r2 ను 10 తో పోలుస్తున్నాము తదుపరి ADD మరియు SUB ఇన్స్ట్రక్షన్లలలో మనము సమానమైన కండిషనల్ పోస్ట్ఫిక్స్ను జోడించాము అంటే సమానంగా లేకపోతే మీరు వీటిని చేస్తారు కాబట్టి నేను ADDNE అని చెప్పినప్పుడు కంప్యూటర్ వాస్తవానికి 0 ఫ్లాగ్ ను పరీక్షిస్తోంది అది 0 అయితే దీన్ని అమలు చేయండి అదేవిధంగా SUBNE 0 ఫ్లాగ్ 0 అయితే దీన్ని అమలు చేయండి ఈ షరతులతో కూడిన వివిధ సూచనలు ఒక బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్ను నివారించడంలో సహాయపడతాయి ఇది చాలా చిన్న బ్రాంచ్ లను తొలగించడంలో సహాయపడుతుంది సాధారణ కోడ్లో మీకు ఇలాంటి అనేక సందర్భాలు కనిపిస్తాయి ఈ కండిషనల్ ఇన్స్ట్రక్షన్లు ఇటువంటి అనేక బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్లను తొలగించడంలో సహాయపడతాయి ఇవి మీ కోడ్ను చిన్నవిగా మరియు సమర్థవంతంగా చేస్తాయి ఇది ప్రధాన ప్రయోజనం ఇప్పుడు అందుబాటులో ఉన్న వివిధ ఇన్స్ట్రక్షన్ పోస్ట్ఫిక్స్ ఇక్కడ చూపించబడ్డాయి ఒక ఇన్స్ట్రక్షన్ లో భాగంగా 4 బిట్స్ రిజర్వు చేయబడ్డాయి అవి కండిషన్ ని తెలుపుతాయి మరొక ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ మనము రెండు షరతులను కలిపి తనిఖీ చేస్తున్నాము ఇది సంప్రదాయ విధానం మీరు మొదట r1 మరియు r3 ను పోల్చండి అవి సమానంగా లేకపోతే మీరు వెంటనే దాటవేయవచ్చు అంటే మీరు దీన్ని చేయనవసరం లేదు ఇది SKIP కి నేరుగా రావడానికి సమానం కాకపోతే మీరు తదుపరి కండిషన్ r5 మరియు r6 ను తనిఖీ చేయండి అవి సమానంగా లేకపోతే మీరు SKIP కి వెళ్లండి లేకపోతే మీరు add చెయ్యండి కానీ కండిషన్లతో కూడిన రకంలో రెండవ కంపేర్ ఇన్స్ట్రక్షన్లను కూడా మీరు కండిషన్లతో చేయవచ్చు కాబట్టి మీరు ఇక్కడ రెండు బ్రాంచ్ ఇన్స్ట్రక్షన్లను తొలగిస్తున్నారు మీ కోడ్ చాలా సమర్థవంతంగా మారుతోంది కండిషనల్ ఫ్లో ఇన్స్ట్రక్షన్లుయొక్క అదనపు లభ్యత వలన ఇది వ్యక్తులు కోడ్ వ్రాయగల విధానానికి కొత్త కోణాన్ని జోడించింది కోడ్ చాలా కాంపాక్ట్ మరియు సమర్థవంతంగా ఉంటుంది మరియు ఎగ్జిక్యూషన్ సమయం పరంగా కూడా తక్కువ సమయం పడుతుంది ఎందుకంటే తక్కువ సంఖ్యలో ఇన్స్ట్రక్షన్లు ఉన్నాయి కాబట్టి PC యొక్క విలువను కూడా మార్చే మరొక రకమైన ఇన్స్ట్రక్షన్ ఉంది వాస్తవానికి ఇది ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ యొక్క కోణం నుండి చాలా ముఖ్యమైనది కాదు వీటిని సూపర్వైజరి కాల్స్ అంటారు సాఫ్ట్వేర్ ఇంటరప్ట్ లేదా SWI అని ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది ఇది సబ్రోటిన్ కాల్ లాంటిది ఇది రిజిస్టర్ r14 లో రిటర్న్ అడ్రస్ని సేవ్ చేయడం ద్వారా సబ్రోటిన్ కు జంప్ అవుతుంది కాని ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే ఈ జంప్ చేసేటప్పుడు ఇది ప్రాసెసర్ మోడ్ను సూపర్వైజర్ మోడ్ కు మారుస్తుంది ఈ ఇన్స్ట్రక్షన్లు సాధారణంగా ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న వాతావరణంలో ఉపయోగించబడతాయి మరియు మీరు ఆపరేటింగ్ సిస్టమ్ నుండి కొంత సేవను అభ్యర్థించడానికి ప్రయత్నిస్తున్నారు మీరు SWI కాల్ ఇస్తారు ఇది OS కి జంపు అవుతుంది మరియు మోడ్ సూపర్వైజర్ మోడ్కు మారుతుంది సాధారణంగా OS అమలు చేసినప్పుడు ప్రాసెసర్ మోడ్ సూపర్వైజర్ మోడ్ అది స్వయంచాలకంగా జరుగుతుంది మేము దీని గురించి చాలా వివరంగా చెప్పడం లేదు క్లుప్తంగా ARM లో ఉన్న వివిధ రకాల ఇన్స్ట్రక్షన్లు మరియు ప్రత్యేక లక్షణాలను మేము చూశాము ముఖ్యంగా నేను ఈ లెక్చర్ లో కండిషనల్ ఎగ్జిక్యూషన్ గురించి మాట్లాడాను మీరు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అంకగణిత మరియు తర్కం ఇన్స్ట్రక్షన్లపరంగా రెండవ ఒపెరాండ్ చాలా సరళమైన మార్గాల్లో పేర్కొనవచ్చు నని ఇంతకు ముందు చూశారు ఈ సౌకర్యవంతమైన పద్ధతుల ప్రయోజనాన్ని పొందడం ద్వారా మీ కోడ్ను చిన్నదిగా చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి తరువాత బహుళ రిజిస్టర్ బదిలీ ఇన్స్ట్రక్షన్లు మొదలైనవి ఉన్నాయి నేను చెప్పినట్లుగా ఈ కోర్సులో మనము కొన్ని మైక్రోకంట్రోలర్ బోర్డుల ఆధారంగా చాలా ప్రయోగాత్మక ప్రదర్శనలను చూస్తాము తరువాతి లెక్చర్ లో మేము అనేక బోర్డులను మీకు పరిచయం చేస్తాము దాని ఆధారంగా అనేక ప్రయోగాలు ప్రదర్శించబడతాయి మనము బోర్డుల యొక్క ప్రాథమిక లక్షణాలు విభిన్న రకాల కనెక్టర్లు మరియు వాటిని ఎలా ఉపయోగించాలో చర్చిస్తాము మరియు తదనంతరం అవి ఎలా ఉపయోగించబడుతున్నాయో మనం చూస్తాము ధన్యవాదాలు